ఇచ్చిన ప్రదేశానికి స్పష్టమైన సూచికను అంచనా వేయడానికి మరియు స్పష్టమైన ద్రవ్యరాశి సూచిక మరియు నీటి ఆవిరి కంటెంట్ కోసం ఫోరియర్ సిరీస్ కర్వ్ ఫిట్ మోడల్ యొక్క గుణకాలను అంచనా వేయడానికి మనము ఇప్పుడు కొన్ని స్క్రిప్ట్లను ఆక్టేవ్లో వ్రాస్తాము తర్వాత మనం క్లియర్నెస్ ఇండెక్స్ యొక్క అంచనా విలువలు ఉపయోగించి కొద్దిగా వంపు తిరిగిన కలెక్టర్పై వాతావరణ ప్రభావాల సమక్షంలో పతన శక్తి ని ఎలా అంచనా వేయాలో కూడా చూద్దాం నేను ఈ ఫోల్డర్లో కొన్ని ఫైల్స్ కలిగి ఉన్నాను ఇంతకుముందు చర్చలో errad m earrdB mని మనము ఇప్పటికే చూశాము నా వద్ద kt India m wv India m మరియు hat estimate m అనే మూడు ఇతర ఫైల్స్ ఉన్నాయి కాబట్టి kt India m అనేది స్క్రిప్ట్ ఫైల్ ఇది మీకు kt ఫోరియర్ సిరీస్ కర్వ్ ఫిట్ మోడల్ యొక్క గుణకాలను అందిస్తుంది వాతావరణంలోని నీటి ఆవిరి కంటెంట్ కోసం wv India m ఫోరియర్ సిరీస్ కర్వ్ ఫిట్ మోడల్ గుణకాలను అందిస్తుంది తరువాత వాతావరణ ప్రభావాలతో వంపుతిరిగిన ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై పతన శక్తిని అంచనా వేయడానికి మనము స్క్రిప్ట్ ఫైల్ను ఉపయోగిస్తాము కాబట్టి ముందుగా క్లియర్నెస్ ఇండెక్స్ స్క్రిప్ట్ ఫైల్ను తెరవనివ్వండి మోడల్ ఇక్కడ ఇవ్వబడింది మీరు ఈ నమూనాను చదవవచ్చు నేను ఈ ఫాంట్ పరిమాణాన్ని కొంచెం పెంచుతాను మనము ఇంతకు ముందు చర్చించిన నమూనా ఇదే kt మోడల్ అనేది ఫోరియర్ సిరీస్ మోడల్ గా చూసాము అందులో τ యొక్క థర్డ్ హార్మోనిక్ వరకు చూసాము ఇప్పుడు మనము τ యొక్క గుణకాలను అంచనా వేయాలి x యొక్క రెండవ వర్గాన్ని మరియు నీటి ఆవిరి కంటెంట్ w యొక్క రెండవ వర్గాన్ని ఉపయోగించాము నీటి ఆవిరి మరొక ఫోరియర్ సిరీస్ గ్రాఫ్ నుండి కనుగొనబడింది మనము త్వరలో దానిలోకి వెళ్తాము అది wv Indian m స్క్రిప్ట్ ఫైల్లో ఉంది సరే ఇన్పుట్లు ఏమిటి డేటా ఇలా ఉంటుంది ఇక్కడ అక్షాంశాన్ని కలిగి ఉన్నాము సంబంధిత అక్షాంశాలు మరియు సంబంధిత రోజు సంఖ్యల కోసం మనము kt విలువలను కలిగి ఉన్నాము కొలిచిన kt విలువ ప్రాథమికంగా Ha మరియు H0 నిష్పత్తిని కలిగి ఉంటుంది ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న దాదాపు పన్నెండు స్థలాల కోసం చేయబడుతుంది మీరు బహుశా ఇక్కడ పన్నెండు స్థలాల అక్షాంశాలను తనిఖీ చేయవచ్చు మరియు భారతదేశం యొక్క మ్యాప్లో దాన్ని తనిఖీ చేయవచ్చు అన్ని ప్రదేశాలు ఆ అక్షాంశంలో వస్తాయి మనము నీటి ఆవిరి కంటెంట్ విలువను కూడా ఇన్పుట్ డేటాగా తీసుకున్నాము ఇప్పుడు మీరు ఇలా అనుకుంటున్నారు x అనేది 5 35 τ అనేది t తో సూచించబడుతోంది మరియు మేము బేస్ మోడల్ కోసం ai1ai2x ai3x2ai4wai5w2 ని ఉపయోగిస్తున్నాము ఆ తర్వాత sin2t మరియు sin3t ఎలా గుణించడబడుతున్నాయో చూడాలి ఇక్కడ cost cos2t cos3t కూడా చిత్రంలోకి వస్తాయి వీటన్నిటి కోసం మనము మాత్రిక ను రూపొందించాము చివరగా గుణకాలను పొందడానికి మాత్రిక విలోమాన్ని తీసుకుంటాము kt యొక్క కోఎఫీషియంట్లను కనుగొనడానికి దీన్ని అమలు చేద్దాం కాబట్టి నన్ను ఆక్టేవ్ లోకి వెళ్లనివ్వండి ఆక్టేవ్లో స్క్రీన్ను క్లియర్ చేయనివ్వండి అవసరమైన ఫోల్డర్లోకి నన్ను వెళ్లనివ్వండి నేను ఈ kt India kt india m ఇలా అమలు చేస్తాను కాబట్టి ఈ స్క్రిప్ట్ ఫైల్ను అమలు చేసినప్పుడు మీరు ఈ మ్యాట్రిక్స్ని పొందుతారు ఇది a11 a12 a13 a14 a15 a21 a22 a23 a24 a25 అవుతుంది ఇవి kt కి సంబంధించిన ఫోరియర్ సిరీస్ కర్వ్ ఫిట్ మోడల్కు గుణకాలు అవుతాయి అదేవిధంగా నేను wv india mని పరిశీలిస్తే మనము చర్చించినట్లుగానే మీరు నీటి ఆవిరి కంటెంట్ కోసం కర్వ్ ఫిట్ మోడల్ను చూస్తారు మీరు ఇక్కడ చూస్తున్న కర్వ్ ఫిట్ మోడల్ లో రోజు సంఖ్య డేటా గా పరిగణించబడుతుంది ఇక్కడ నెల మధ్యలో రోజు విలువలు అదే 12 నగరాల కు సంబంధించిన ఈ అక్షాంశాల కోసం మరియు నీటి ఆవిరి కంటెంట్ ఇన్పుట్ డేటా తీసుకొని కొలిచిన డేటా ఇక్కడ ఉంది ఆపై ఇక్కడ ai1 ai2xai3x2 మోడల్ ను ఉపయోగిస్తున్నాము కాబట్టి ఇది త్రీ టర్మ్ సెకండ్ ఆర్డర్ బహుపది మనము మాత్రిక విలోమాల ద్వారా మాత్రికను రూపొందించి G విలువను కనుగొంటాము కాబట్టి మీరు దీన్ని అమలు చేసినప్పుడు wv India మేము ఈ మోడల్కి సరిపోయే G మ్యాట్రిక్స్ యొక్క గుణకాలను పొందుతాము కాబట్టి ఇది Gi1 Gi2 Gi3 ఈ విధంగా మీరు ఈ నమూనాను పొందవచ్చు కాబట్టి ఇప్పుడు మనకు నీటి ఆవిరిని ఎలా పొందాలో తెలుసు మరియు మనం స్పష్టత సూచికను కూడా పొందవచ్చు తరువాత మనము ఈ ఫైల్ను పరిశీలిస్తాము ఈ ఫైల్ ఇప్పుడు వాతావరణ ప్రభావంతో సమాంతర లేదా వంపుతిరిగిన ఉపరితలంపై పతన శక్తిని అంచనా వేయడానికి ఉపయోగించబడుతుంది మనము చాలా వరకు వాతావరణ ప్రభావాలు లేకుండా చూసాము ఇది ఆ ఫైల్ యొక్క మార్పు ఇప్పుడు మీరు దానికి కొన్ని అంశాలను జోడించారు కాబట్టి ఇది అక్షాంశం నేను 12 97 బెంగుళూరును ఉపయోగిస్తున్నాను నేను దీనికి టిల్ట్ ఫ్యాక్టర్ని 10గా ఇస్తున్నాను వాతావరణ ప్రభావం లేని పరిస్థితులలో ఇది సరైనదని మనము చూశాము ఆ పరిస్థితి యొక్క వంపు కారకాన్ని ఉపయోగించండి వాతావరణ ప్రభావం లేనపుడు ఈ అడ్డు వరుస ప్రతిబింబ గుణకాని సూచిస్తుంది నేను దానిని 0 2గా తీసుకుంటున్నాను G అనేది నీటి ఆవిరి కంటెంట్కు A అనేది గుణక మాత్రిక క్లియర్నెస్ ఇండెక్స్ ఈ సమీకరణంలో మిగిలినవి అన్నీ ముందు లాగే ఉంటాయి అయితే నేను ప్రవేశపెట్టిన కొత్త భాగం ఏమిటంటే వాతావరణ ప్రభావం మరియు నీటి ఆవిరిని అంచనా వేయడం కాబట్టి ఆ కోఎఫీషియంట్స్ ఈ మోడల్ రూపం లో ఉంచబడ్డాయి wv India m ఉపయోగించి G అంచనా వేయబడింది ఇది kt India m నుండి పొందబడింది దీనిని మనము ఒక సారి ఉపయోగిస్తాము ఇన్పుట్ డేటాలో చేర్చడానికి మా వద్ద తాజా డేటా లేదా మరిన్ని ఇతర స్థలాలను కలిగి ఉన్నప్పుడు మాత్రమే దానిని ఉపయోగిస్తాము కాబట్టి ఆ డేటాను ఉపయోగించి మనము నీటి ఆవిరి కంటెంట్ను పొందవచ్చు 1 x x2 w2 ఉన్నటువంటి క్లియర్నెస్ ఇండెక్స్ సమీకరణంలో అంచనా వేసిన నీటి ఆవిరి కంటెంట్ను ఉపయోగించవచ్చు ఆపై మీరు kt అంచనా సమీకరణం నుండి kt ని అంచనా వేయవచ్చు తర్వాత Rd వంపు కారకం HotH0 ఆపై kd ఇది ప్రాథమికంగా HdHa వ్యాప్తి చెందిన రేడియేషన్ కారకం ఇది సుమారుగా 1 1 132 kte వీటన్నిటినీ కనిపెట్టవచ్చు మొత్తం వంపు కారకం rt ని ఇంతకుముందు చర్చించిన సంబంధం ద్వారా అంచనా వేయవచ్చు అక్కడ నుండి మనకు ఈ 2hat ఉంది అది వ్యాపించే మరియు ప్రతిబింబించే రేడియేషన్ లేకుండా ఉంటుంది మరియు మరొకటి Hat ఇది ఉపరితలాలను ప్రభావితం చేసే విస్తరించిన మరియు ప్రతిబింబించే రేడియేషన్తో సహా వాతావరణ ప్రభావాలతో ఉంటుంది ఇవి మనము ఉపయోగించిన సూత్రాలు మనము వీటిని అమలు చేసి ఆపై మనకు లభించే ఫలితం ఏమిటో చూద్దాం కాబట్టి ఆక్టేవ్కి తిరిగి వెళ్లి వర్క్స్పేస్ను క్లియర్ చేస్తూ నేను ఇప్పుడు Hat అంచనాను అమలు చేస్తాను మనం ఈ ఫలితాన్ని ఇక్కడ పొందవచ్చు చూడండి ఈ బ్లూ లైన్ H0 ను సూచిస్తుంది అంటే క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్పై వాతావరణ ప్రభావాలు లేకుండా పతన శక్తి kWh m2 day యూనిట్స్ లో ఆకుపచ్చ లైన్ వాతారణ ప్రభావాలతో వంపు తిరిగిన ఫ్లాట్ ప్లేట్ పై పతన శక్తిని సూచిస్తుంది కాబట్టి ఇది వాస్తవానికి వాతావరణ ప్రభావాలు లేని దాని నుండి చాలా గణనీయంగా తగ్గించ బడిందని మరియు ఇది ప్రాథమికంగా క్లియర్నెస్ ఇండెక్స్ కారణంగా జరిగిందని మీరు చూస్తారు ఇప్పుడు బెంగుళూరు కోసం ఇక్కడ 80 వద్ద చూడండి ఇది మార్చి 21 మనము స్పష్టమైన ఆకాశం మరియు చాలా తీవ్రమైన రేడియేషన్ను చూస్తాము ఇక్కడ రేడియేషన్ తీవ్రత తగ్గుతుంది మీరు చాలా మేఘాలను చూస్తారు ఎందుకంటే ఇది బెంగళూరులోని ఋతుపవన ప్రాంతం అందువల్ల తీవ్రత తగ్గినట్లు మీరు చూస్తారు మరియు కనిష్ట విలువ దాదాపు 4 6 ఉన్నట్లు మీరు గమనిస్తారు అది డిసెంబర్ నెలల్లో సుమారు 6కి చేరుకుంటుంది అక్కడ మళ్లీ మనకు స్పష్టమైన ఆకాశం కనిపిస్తుంది కాబట్టి క్లియర్నెస్ ఇండెక్స్ kt విషయం లో స్థానిక వాతావరణ ప్రభావాలు ఈ పద్ధతిలో చక్కగా ప్రతిబింబించడాన్ని మనం చూస్తాము ఇక్కడ రోజు మరియు Rd ప్లాట్లు చూడటం ఆసక్తికరంగా ఉంటుంది వంపు కారకం మరియు మొత్తం వంపు కారకం Rt మధ్య సంబంధం కాబట్టి మీరు ఈ Rd బ్లూ లైన్ అనేది టిల్ట్ ఫ్యాక్టర్ అని మరియు గ్రీన్ లైన్ మొత్తం టిల్ట్ ఫ్యాక్టర్ Rt అని గమనిస్తారు కాబట్టి ఇది నిజానికి ఆకారంలో సారూప్యంగా కనిపించినప్పటికీ ఇది వాస్తవానికి మునుపటి నెల ల్లో Rd కంటే తక్కువ విలువ తరువాతి నెలల్లోమరియు వర్షాకాలంలో Rd విలువ తక్కువగా ఉంటుంది మొత్తం టిల్ట్ ఫాక్టర్ మేఘాల కారణంగా వ్యాప్తి కారణంగా మెరుగైన విలువను కలిగి ఉంది ఎందుకంటే మేఘాలు వ్యాపించిన భాగం ఎక్కువగా ఉంటుంది అందువల్ల Rt ఎక్కువ అవుతుంది ఇది రోజులు మరియు క్లియర్నెస్ ఇండెక్స్ మధ్య సంబంధం ఇది ఎలా మారుతుందో తెలుసుకోవడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది మరియు జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు క్లియర్ నెస్ ఇండెక్స్ ఎలా మారుతుందో మీరు చూస్తారు క్లియర్నెస్ ఇండెక్స్ చాలా మెరుగ్గా ఉన్నట్లు మీరు గమనిస్తారు బెంగుళూరులో ఆకాశం నిర్మలంగా ఉన్న మార్చి నెలల్లో ఇది 0 75కి చేరుకుంటుంది మరియు వర్షాకాలంలో చాలా తక్కువ విలువ 0 45కి చేరుకుంటుంది జూన్ నుండి సెప్టెంబరు లేదా అక్టోబరు వరకు ఉండే రుతుపవన నెలల్లో ఇండెక్స్ తక్కువగా ఉండి తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది కాబట్టి kt క్లియర్నెస్ ఇండెక్స్ వాస్తవానికి ఆ ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది కాబట్టి ముఖ్యమైన ముగింపు ఏమిటంటే మీరు ఈ అంచనాలను అమలు చేస్తే మీరు ఈ గ్రీన్ లైన్ను ఇక్కడ పొందుతారు ఇది వాతావరణ ప్రభావాలతో వంపుతిరిగిన ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై తక్షణ పతన శక్తి మీరు PV ప్యానెల్ రూపకల్పన కోసం దీనిని ఉపయోగించాలి ఇప్పుడు ఒక సంవత్సరంలో కనీస విలువ ఎంత అనేది తీసుకోండి మీరు దాన్నిగమనించండి కాబట్టి ఇక్కడ ఈ కనీస విలువ ఉదాహరణకు ఇక్కడ నేను కర్సర్ని ఉంచిన స్థలం వద్ద దాదాపు 4 6 ఉంది ఆ విలువ మీ అన్ని అప్లికేషన్ల రూపకల్పన కోసం మీరు తీసుకోవలసినది ఎందుకంటే మీకు రోజుకు 4 6 kWhm2 పతన శక్తి హామీ ఇవ్వబడుతుంది సంవత్సరంలో ప్రతి రోజు ఇంత కనీస శక్తి లభిస్తుంది ఇతర రోజులలో మీకు అదనపు శక్తి ఉంటుంది కాబట్టి అధమ సందర్భంలో కర్సర్ ద్వారా సూచించబడిన ఈ కనీస విలువ ఉంటుంది మనము PV ప్యానెల్ రూపకల్పన మరియు పరిమాణాన్ని రూపొందించడానికి దీనిని ఉపయోగిస్తాము